మనము సైక్లిక్ షెడ్యూలర్ అని పిలువబడే చాలా ముఖ్యమైన కానీ సాధారణ రియల్ టైమ్ టాస్క్ షెడ్యూలర్ ఒక దాన్ని చూస్తున్నాము ప్రోగ్రామర్ నిర్ణయించాల్సిన డిజైన్ పారామితులను మనము చూశాము ఒకటి పెద్ద సైకిల్ దీన్ని సెట్ చేయడం సులభం ఇది పీరియాడిక్ టాస్క్ల యొక్క టాస్క్ పీరియడ్ల LCM మరియు చిన్న సైకిల్ ఫ్రేమ్ దీనిని ఫ్రేమ్ అని కూడా పిలుస్తారు మరియు ఈ ఫ్రేమ్ కొన్ని అడ్డంకులను తీర్చాలి ఉదాహరణకు మనకు 3 పీరియాడిక్ టాస్క్ లు ఉన్నాయి T1 ఎగ్జిక్యూషన్ సమయం 1 మరియు పీరియడ్ 4 డెడ్లైన్ 4 టాస్క్ 2 ఎగ్జిక్యూషన్ సమయం 1 మరియు పీరియడ్ మరియు డెడ్లైన్ 5 యూనిట్లు టాస్క్ 3 ఎగ్జిక్యూషన్ సమయం 1 5 యూనిట్లు టాస్క్ పీరియడ్ మరియు డెడ్లైన్ 20 యూనిట్లు మరియు మనము పైన పేర్కొన్న వాటికి షెడ్యూల్ను పొందాలి మనము షెడ్యూల్ ను పొందిన తర్వాత దానిని ఒక పెద్ద సైకిల్ కి షెడ్యూల్గా నిల్వ చేయవచ్చు మరియు తరువాత సైక్లిక్ ఎగ్జిక్యూటివ్ ప్రతి ఫ్రేమ్లో ఇంటెర్రుప్ట్ కలిగించే తదుపరి టాస్క్ ని పొందుతూనే ఉంటుంది T1 T2 T3 అనే 3 టాస్క్ల కోసం పెద్ద సైకిల్ గురించి అడిగితే మన దగ్గర టాస్క్ పీరియడ్స 4 5 మరియు 20 గా ఉంటాయి పెద్ద సైకిల్ అనేది T1 T2 మరియు T3 యొక్క LCM ఇది 20ను పెద్ద సైకిల్ గా ఇస్తుంది తదుపరి విషయం ఏమిటంటే ఫ్రేమ్ పరిమాణాన్ని ఎంచుకోవడం మరియు ఇది 3 అడ్డంకులను సంతృప్తిపరచాలి మొదటి అడ్డంకి ఏమిటంటే ఫ్రేమ్ పరిమాణం పెద్ద సైకిల్ ను విభజించాలి మరియు పెద్ద సైకిల్ 20 మరియు ఇది మనకు కొన్ని వివిక్త విలువలను ఇస్తుంది మనకు లభించే ఫ్రేమ్ పరిమాణాలు 1 2 4 5 10 మరియు 20 రెండవ అడ్డంకి ఫ్రేమ్ పరిమాణం పై లోయర్ బౌండ్ ఉంటుంది అంటే ప్రతి టాస్క్ యొక్క ఎగ్జిక్యూషన్ సమయం తప్పనిసరిగా ఒక ఫ్రేమ్లో ఉండాలి మరియు అది మనకు ప్రతి టాస్క్ ఎగ్జిక్యూషన్ సమయాల కంటే ఫ్రేమ్ పరిమాణం ఎక్కువగా ఉండాలి అని మనకు ఇస్తుంది 1 1 1 5 కొరకు ఎగ్జిక్యూషన్ సమయం కనీసం 2 ఉండాలి అందువల్ల 1 తోసిపుచ్చబడుతుంది మనము 2 4 5 10 మరియు 20 మధ్య ఎన్నుకోవాలి ఒక టాస్క్ రాకకు మరియు డెడ్లైన్కు మధ్య స్పష్టమైన ఫ్రేమ్ ఉండాలి అని చెప్పేది మూడవ అడ్డంకి మరియు మనము వరస్ట్ కేసును నిర్ధారిస్తే అది అన్ని సందర్భాల్లోనూ ఉంటుంది ప్రతి టాస్క్ కి మనకు 2F GCDF pi ≤ di తనిఖీ ఉంది ఇక్కడ మనము అన్ని 3 టాస్క్ లను మరియు వేర్వేరు ఫ్రేమ్ పరిమాణాల కోసం తనిఖీ చేయాలి ఫ్రేమ్ సైజు 2 తో ప్రారంభిద్దాం పెద్ద సైకిల్ 20 మరియు ఫ్రేమ్ పరిమాణాలు 2 4 5 10 గా 1 తోసిపుచ్చబడినందున ఇది టాస్క్ ఎగ్జిక్యూషన్ లను కలిగి ఉండదు ఫ్రేమ్ పరిమాణం 2 అంటే మూడవ పరిమితికి 2F GCD F p1di టాస్క్ 1 యొక్క పీరియడ్ 4 మరియు అందువల్ల 4 2 2 మరియు 2 ≤ d1 టాస్క్ 1 యొక్క డెడ్లైన్ 4 ఇది కలిగి ఉంది ఫ్రేమ్ సైజు 2 తో రెండవ టాస్క్ కోసం తనిఖీ చేస్తున్నప్పుడు మనము ఇదే విషయాన్ని అనుసరిస్తాము ఇక్కడ GCDF 5 మరియు F 2 కాబట్టి 4 1 ≤ 5 ఇలా ఇది సరే మరియు అదే విధంగా మనము మూడవ టాస్క్ F 20 కోసం తనిఖీ చేస్తాము F 2 మరియు అందువల్ల GCD 2 మరియు మళ్ళీ ఇది కలిగి ఉంటుంది అందువల్ల 2 సాధ్యమయ్యే ఫ్రేమ్ పరిమాణం మరియు ఈ క్రిందిది షెడ్యూల్ ప్రకారం అవసరమైన ఫ్రేమ్ల సంఖ్య గురించి ఫ్రేమ్ పరిమాణాలు 4 5 మరియు 20 ఒక పెద్ద సైకిల్ లో మూడవ టాస్క్ ఒకసారి జరుగుతుంది రెండవ టాస్క్ 4 సార్లు జరుగుతుంది మరియు మొదటి టాస్క్ 5 సార్లు జరుగుతుంది 1 5 4 1 9 మరియు 9 1 10 మనకు కనీసం 10 ఫ్రేమ్లు అవసరం మరియు అందువల్ల ఇది F 2 ని కలిగి ఉంటుంది ఫ్రేమ్ పరిమాణం 4 కోసం అక్కడ మనకు తెలిసినట్లుగా టాస్క్ రాక మరియు డెడ్లైన్ మధ్య స్పష్టమైన ఫ్రేమ్ ఉండాలి మరియు వరస్ట్ కేసు 2F GCDFpi వ్యక్తీకరణ ద్వారా ఇవ్వబడుతుంది మరియు ఇక్కడ రెండవ టాస్క్ కోసం అది కలిగి ఉండదు ఇక్కడ ఒక పెద్ద సైకిల్ లో 5 ఫ్రేమ్లు అందుబాటులో ఉన్నాయి ఎందుకంటే ఫ్రేమ్ పరిమాణం 4 మరియు అందువల్ల 5 ఫ్రేమ్లు అందుబాటులో ఉంటాయి మరియు ఇక్కడ టాస్క్ 3 కోసం మనకు 10 ఫ్రేమ్లు అవసరం F కి సమానమైన 4 మొదట తగినది కాదు ఇది డెడ్లైన్ పరిమితిని ఉల్లంఘిస్తుంది మరియు షెడ్యూల్ను అభివృద్ధి చేయడానికి తగినంత ఫ్రేమ్లు అందుబాటులో లేవు మరియు అందువల్ల ఫ్రేమ్ సైజు 5 10 మొదలైన వాటి కోసం వెతకడం లేదు ఎందుకంటే అందుబాటులో ఉన్న ఫ్రేమ్ల సంఖ్య ఇంకా తక్కువగా ఉంటుంది ఫ్రేమ్ సైజు 2 ఎంచుకోదగినది మరియు ఒకసారి మనకు ఫ్రేమ్ సైజు 2 ఉంటే అప్పుడు మనం షెడ్యూల్ను సులభంగా అభివృద్ధి చేయవచ్చు అంటే ఏ ఫ్రేమ్లో ఏ టాస్క్ ఎగ్జిక్యూట్ అవుతుంది కానీ మనం సాధ్యమయ్యే అన్ని ఫ్రేమ్ పరిమాణాలను ప్రయత్నించి ఫ్రేమ్ పరిమాణాలు ఏవీ సరైనవి కాదని కనుగొంటే ఈ సందర్భంలో ప్రధాన అపరాధి పెద్ద ఎగ్జిక్యూషన్ సమయం ఉన్న టాస్క్ ఉదాహరణకు 3 4 5 మొదలైన వాటి ఎగ్జిక్యూషన్ సమయంతో మన దగ్గర చాలా టాస్క్ లు ఉంటే మరియు ఒకటి 20 100100 తో ఉంటే స్పష్టంగా ఫ్రేమ్ పరిమాణం ఇక్కడ కనీసం 20 ఉండాలి మరియు ఫ్రేమ్ల సంఖ్య తక్కువగా ఉంటుంది పెద్ద సైకిల్ 100 అని అనుకోండి ఫ్రేమ్ల సంఖ్య 5 అవుతుంది మరియు డెడ్లైన్ పరిమితి కూడా ఉల్లంఘించబడుతుంది పెద్ద ఎగ్జిక్యూషన్ సమయంతో పెద్ద టాస్క్ ఉన్నప్పుడు మనం ఎలా పొందగలం మనము మన ప్రోగ్రామ్ను తిరిగి వ్రాయాలి మరియు ఈ టాస్క్ ని చిన్న టాస్క్ లుగా విభజించాలి మనం దానిని 10గా విభజించాము అని అనుకోండి మరియు అప్పుడు చిన్న టాస్క్ పరిమాణాన్ని నిర్ణయిస్తాము అదే టాస్క్ ని మనం 2గా విభజించాల్సిన అవసరం ఉంది మరియు స్పష్టంగా అది టాస్క్ యొక్క ముగింపు అని నిర్ధారించుకోవాలి మనము T1 ను T1 a మరియు T1 b గా చేస్తాము T1 a చివరిలో అది సిస్టమ్ ను స్థిరమైన స్థితితో వదిలివేయాలి అవి ఎగ్జిక్యూట్ చేసే ఇతర టాస్క్ లు కూడా T1 b మాదిరిగానే అస్థిరమైన విలువలను పొందకూడదు మనము నిజంగా సాధ్యమయ్యే ఫ్రేమ్ పరిమాణాన్ని పొందలేనప్పుడు ఎక్కువ ఎగ్జిక్యూషన్ సమయాలతో ఉన్న టాస్క్ లను విభజించాలి మనము దాని వివరాలలోకి వెళ్ళము సూచనను బట్టి మరియు దాని ఆధారంగా ఫ్రేమ్ పరిమాణం పై తిరిగి పనిచేయడం చాలా కష్టం కాదు మరియు సాధ్యమయ్యే షెడ్యూల్ను అభివృద్ధి చేయగలరేమో చూడండి ఇది పునరావృత ప్రక్రియ అని మనం చూడవచ్చు కొన్నిసార్లు మనం ఉపయోగించగల సరైన ఫ్రేమ్ పరిమాణాన్ని పొందలేము మరియు ఆ సందర్భంలో మనము టాస్క్ లను పునర్నిర్మించాలి మరియు సాధ్యమయ్యే ఫ్రేమ్ పరిమాణాన్ని కనుగొనాలి మనము ఈ సైక్లిక్ షెడ్యూలర్ పై ముగిస్తాము బలమైన విషయం ఏమిటంటే ఇది సరళమైన మరియు సమర్థవంతమైన టాస్క్ షెడ్యూలర్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ చాలా చిన్నది షెడ్యూల్ టేబుల్ ను సంప్రదించాలి మరియు ప్రతి సారీ ఇంటెర్రుప్ట్ కలిగించడానికి ఫ్రేమ్ వచ్చినప్పుడు షెడ్యూల్ టేబుల్ లో ఉన్న టాస్క్ ని రన్ చేస్తోంది టేబుల్ డ్రివెన్ షెడ్యూలర్ కంటే ఇది చాలా సమర్థవంతమైనది ఎందుకంటే పదే పదే ఇక్కడ టైమర్ సెట్ చేయాల్సిన అవసరం లేదు టైమర్ ప్రారంభ సమయంలో మాత్రమే సెట్ చేయబడింది ఈ క్రిందివి సైక్లిక్ షెడ్యూలర్ యొక్క ప్రతికూల పాయింట్లు మొదటి విషయం ఏమిటంటే టాస్క్ ల సంఖ్య పెద్దదిగా ఉన్నప్పుడు షెడ్యూల్ను అభివృద్ధి చేయడం కొద్దిగా చిన్న విషయం కానీ అప్లికేషన్ వలె ఇక్కడ టాస్క్ ల సంఖ్య 10 లేదా 15 అని చెప్పండి అప్పుడు మానవీయంగా పెద్ద సైకిల్ అభివృద్ధి చెందుతున్న అన్నిటిని చూస్తున్నప్పుడు అభ్యర్థి ఫ్రేమ్ సైకిల్ లను కనుగొనడం మరియు ప్రతి అడ్డంకిని తనిఖీ చేయడానికి ప్రయత్నించడం వాస్తవానికి అల్పమైనది కాదు మరియు అది కూడా పునరావృత టాస్క్ టాస్క్ ల సంఖ్య పెరిగేకొద్దీ డిజైనర్కు ఫ్రేమ్ పరిమాణాన్ని కనుగొనడం చాలా కష్టమవుతుంది ఇది ఈ షెడ్యూలర్తో ఉన్న సమస్యలలో ఒకటి రెండవది ఏమిటంటే మనకు క్రొత్త పరికరాన్ని చేర్చాల్సిన అవసరం ఉంటే సవరించడం మరియు నిర్వహించడం కష్టం మరియు అందువల్ల ఒక టాస్క్ యొక్క ఎగ్జిక్యూషన్ సమయం ఎక్కువ అవుతుంది ఈ సందర్భంలో మనము షెడ్యూల్ ను పూర్తిగా పునర్నిర్మించాము ఆ టాస్క్ కోసం మనము షెడ్యూల్ ను మార్చడం కాదు మొత్తం షెడ్యూల్ కోసం మనము తిరిగి పని చేయాల్సిన అవసరం ఉంది కొత్త ఫ్రేమ్ పరిమాణం మరియు మొదలైనవి ఇవి సున్నితంగా ఉంటాయి ఎందుకంటే ఏ కారణం చేతనైనా ఒక టాస్క్ ఎక్కువ సమయం తీసుకుంటే అది సిస్టమ్ ను అస్థిరమైన స్థితిలో వదిలి వేయవచ్చు మరియు సిస్టమ్ విఫలం కావచ్చు అనేక అప్లికేషన్లల్లో మనకు విపరీతమైన మరియు అపెరియోడిక్ టాస్క్ లు ఉన్నాయి మరియు మనకు విపరీతమైన మరియు అపెరియోడిక్ టాస్క్లను నిర్వహించగల స్పష్టమైన మార్గం లేదు ఇవి సైక్లిక్ షెడ్యూలర్ యొక్క బలహీనమైన పాయింట్లు మనము దానిని గుర్తుంచుకోవాలి మరింత అధునాతన షెడ్యూలర్లపై దృష్టి పెడదాం ఎందుకంటే క్లాక్ డ్రివెన షెడ్యూలర్లు సరళమైనవి సాధారణ అప్లికేషన్లలో ఉపయోగించబడుతున్నాయి కాని అప్లికేషన్లు మరింత అధునాతనమైనప్పుడు మనము ఈవెంట్ డ్రివెన షెడ్యూలర్లను మోహరించాలి ఈవెంట్ డ్రివెన షెడ్యూలర్ల యొక్క ప్రధాన తరగతులు మరియు సమస్యలను నిర్వహించాల్సిన అవసరం ఉంది క్లాక్ డ్రివెన షెడ్యూలర్లతో పోలిస్తే ఇవి మరింత నైపుణ్యం కలిగి ఉంటాయి క్లాక్ డ్రివెన షెడ్యూలర్ షెడ్యూల్ను కనుగొనలేకపోయినా ఇచ్చిన టాస్క్ సెట్ కోసం దీన్ని సులభంగా ఎగ్జిక్యూట్ చేయవచ్చు ఈవెంట్ డ్రివెన షెడ్యూలర్ ఉపయోగించి సాధ్యమయ్యే షెడ్యూల్ పొందవచ్చు ఇవి మరింత నైపుణ్యం కలవి ఇది స్పారదిక్ మరియు అపెరియోడిక్ టాస్క్ లను నిర్వహించగలదు మరియు సహజంగా ఇవి మరింత సంక్లిష్టమైన అప్లికేషన్ లను ఉపయోగిస్తాయి అయితే ఇవి షెడ్యూలర్ల కోడ్ పరిమాణం మరియు షెడ్యూలర్ల ఎగ్జిక్యూషన్ సమయం పరంగాక్లాక్ డ్రివెన షెడ్యూలర్ వలె సమర్థవంతంగా లేవు కానీ ఈవెంట్ డ్రివెన షెడ్యూలర్ల కోసం షెడ్యూలింగ్ పాయింట్లను పరిగణించినంత వరకు షెడ్యూలింగ్ పాయింట్ చాలా ప్రాథమిక కాన్సెప్ట్ షెడ్యూలింగ్ పాయింట్ అంటే టాస్క్ షెడ్యూలర్ యాక్టివ్ గా మారి రన్ చేసే సమయం మరియు తదుపరి ఏ టాస్క్ ని పంపించాలో లేదా ఎగ్జిక్యూట్ చేయాలో నిర్ణయించుకుంటుంది ఈవెంట్ డ్రివెన షెడ్యూలింగ్ కోసం షెడ్యూలింగ్ పాయింట్లు ఆందోళనలో ఉన్నందున రెండు షెడ్యూలింగ్ పాయింట్లు ఉన్నాయి రెండు రకాల షెడ్యూలింగ్ పాయింట్లు ఉన్నాయి ఒకటి టాస్క్ పూర్తి ఒక టాస్క్ నడుస్తున్నప్పుడు మరియు అది షెడ్యూలింగ్ పాయింట్ను నిర్వచించే షెడ్యూలర్ను మేల్కొల్పుతుంది మరియు షెడ్యూలర్ ఎగ్జిక్యూట్ చేయడం ప్రారంభిస్తుంది మరియు తదుపరి ఏ టాస్క్ రన్ చేయాలో నిర్ణయించడానికి ప్రయత్నిస్తుంది మరొక షెడ్యూలింగ్ పాయింట్ ఈవెంట్ రాకలు ఒక టాస్క్ వచ్చినప్పుడు ఆ టాస్క్ ఇంటెర్రుప్ట్ కారణంగా వస్తుందని మనకు తెలుసు క్లాక్ ఇంటెర్రుప్ట్ పీరియాడిక్ టైమర్ ఇంటెర్రుప్ట్ కారణంగా పిరియాడిక్ టాస్క్ రావచ్చు పీరియాడిక్ ఇంటెర్రుప్ట్ ఏర్పడిన ప్రతి సారీ జాబ్ అని పిలువబడే ఆ టాస్క్ యొక్క సంబంధిత ఇన్స్టెన్సు విడుదల అవుతుంది లేదా అది ఎగ్జిక్యూట్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది ఒక టాస్క్ యొక్క ప్రతి ఇన్స్టెన్సు రాక ఒక షెడ్యూల్ పాయింట్ను నిర్వచిస్తుంది జాబ్ వచ్చేసరికి షెడ్యూలర్ కోడ్ రన్ చేస్తుంది మరియు ఇది వచ్చిన టాస్క్ ఇప్పటికే ఎగ్జిక్యూట్ చేస్తున్న అవసరాలను ముందే ఖాళీ చేయడం ద్వారా ఎగ్జిక్యూట్ చేయాల అని తనిఖీ చేస్తుంది ఈవెంట్ డ్రివెన్ షెడ్యూలర్లను ప్రీ ఎమ్ప్టివ్ షెడ్యూలర్లు అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఒక టాస్క్ వచ్చినప్పుడు మరియు దానికి అధిక ప్రాధాన్యత ఉన్నపుడు అప్పటికే ఎగ్జిక్యూట్ చేస్తున్న టాస్క్ ని ముందస్తుగా ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం ఉంది సరళమైన ఈవెంట్ డ్రివెన్ షెడ్యూలర్ ఫోర్గ్రౌండ్బ్యాక్గ్రౌండ్ షెడ్యూలర్ పేరుతో వెళుతుంది ఇది మన మొదటి స్థాయి ఆపరేటింగ్ సిస్టమ్ కోర్సు ప్రాథమిక ఆపరేటింగ్ సిస్టమ్ కోర్సులో ఇప్పటికే తెలిసి ఉండవచ్చు రియల్ టైమ్ అప్లికేషన్లలో కూడా ఫోర్గ్రౌండ్బ్యాక్గ్రౌండ్ షెడ్యూలర్ ఒక ప్రసిద్ధ షెడ్యూలర్ మన దగ్గర పీరియాడిక్ అపీరియాడిక్ మరియు స్పారదిక్ టాస్క్ ల మిశ్రమం ఉంది పీరియాడిక్ టాస్క్ లు ఫోర్గ్రౌండ్లో నడుస్తాయి అంటే బ్యాక్గ్రౌండ్ టాస్క్లతో పోలిస్తే వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఫోర్గ్రౌండ్ టాస్క్ లు లేనప్పుడు బ్యాక్గ్రౌండ్ టాస్క్ లు పని చేయడం ప్రారంభిస్తాయి మరియు రియల్ టైమ్ పరిస్థితిలో రియల్ టైమ్ డెడ్లైన్ ఉన్న అన్ని టాస్క్ లు ఫోర్గ్రౌండ్ టాస్క్లుగా రన్ చేయబడతాయి ఇవి పీరియాడిక్ టాస్క్ లు దీని డెడ్లైన్ ఇక్కడ చూపబడింది ఉదాహరణకు ఈ రేఖా చిత్రంలో పీరియాడిక్ టాస్క్ రియల్ టైమ్ పీరియాడిక్ టాస్క్ పునరావృతమయ్యే పాయింట్ను ఇక్కడ లైన్ నిర్వచిస్తుంది మరియు ఇది రియల్ టైమ్ టాస్క్ కనుక ఇది ఫోర్గ్రౌండ్ టాస్క్ ఇది అన్ని ఇతర బ్యాక్గ్రౌండ్ టాస్క్ లకు స్థానభ్రంశం చేయడం ప్రారంభిస్తుంది కనుక ఇది పూర్తయినప్పుడు బ్యాక్గ్రౌండ్ టాస్క్ లు ప్రారంభమవుతాయి పీరియాడిక్ టైమర్ ఇంటెర్రుప్ట్ వచ్చినప్పుడు పీరియాడిక్ టాస్క్ మళ్లీ సిద్ధంగా ఉంటుంది మరియు అది సిద్ధమైన వెంటనే అది రన్ అవుతుంది ఇది పీరియాడిక్ టాస్క్ యొక్క మొదటి ఇన్స్టెన్సు మరియు ఇది బ్యాక్గ్రౌండ్ టాస్క్ ని ఎగ్జిక్యూట్ చేయడం ప్రారంభించినప్పుడు వేచి ఉండాలి మరియు ఈ సమయంలో అది పూర్తయిన తర్వాత క్లాక్ ఇంటెర్రుప్ట్ కలిగించే వరకు బ్యాక్గ్రౌండ్ టాస్క్ ప్రారంభమవుతుంది పీరియాడిక్ టైమర్ ఇంటెర్రుప్ట్లు వచ్చేటప్పుడు పీరియాడిక్ టాస్క్ యొక్క రెండవ ఇన్స్టెన్సు రన్ చేయడం ప్రారంభమవుతుంది మరియు అది పూర్తయిన తరువాత మాత్రమే ఇతర అపీరియాడిక్ మరియు స్పారదిక్ టాస్క్ లు ప్రారంభమవుతాయి ఇది ఒక సాధారణ షెడ్యూలర్ ఇక్కడ ఫోర్గ్రౌండ్ టాస్క్ ఉన్నంత వరకు అది రన్ చేస్తోంది మరియు మరింత సంక్లిష్టమైన సందర్భాల్లో అనేక రకాల ఫోర్గ్రౌండ్ టాస్క్లు ఉండవచ్చు ఆ సందర్భంలో షెడ్యూలర్ అత్యధిక ప్రాధాన్యత కలిగిన ఫోర్గ్రౌండ్ టాస్క్ ని ఎన్నుకుంటాడు మరియు ఫోర్గ్రౌండ్ టాస్క్ లు ఏవీ లేనప్పుడు మాత్రమే బ్యాక్గ్రౌండ్ టాస్క్ రన్ చేస్తుంది ఇది సాధారణ షెడ్యూలర్ దీని ఆధారంగా మనము ప్రాబ్లెమ్ ను చేస్తాము మనము ప్రాబ్లెమ్ చేసే ముందు గణిత వ్యక్తీకరణ గురించి చర్చిద్దాం TB బ్యాక్గ్రౌండ్ టాస్క్ మరియు eB ప్రాసెసింగ్ సమయం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ టాస్క్ డెడ్ లైన్ ఉన్నట్లు పరిగణించబడదు ఇక్కడ దాని ఎగ్జిక్యూషన్ సమయం ద్వారా బ్యాక్గ్రౌండ్ని సూచిస్తాము ఫోర్గ్రౌండ్ టాస్క్ p1 అయితే దాని ఎగ్జిక్యూషన్ సమయం e1 మరియు మనకు ఫోర్గ్రౌండ్ టాస్క్ ల సెట్ ఉంది ఇది ఎగ్జిక్యూషన్ సమయం e1 ద్వారా మరియు పీరియడ్ pi ద్వారా సూచిస్తుంది అలాంటప్పుడు బ్యాక్గ్రౌండ్ టాస్క్ పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుంది ఫార్ములా eB అనేది బ్యాక్ గ్రౌండ్ టాస్క్ యొక్క ఎగ్జిక్యూషన్ టైమ్ మరియు ప్రతి సారీ టాస్క్ ei ti ఎగ్జిక్యూట్ చేయడం మొదలుపెడితే అది ei కోసం రన్ చేస్తోంది మరియు ప్రతి pi యూనిట్లలో చేసే టాస్క్ ti కోసం ఎగ్జిక్యూట్ ei ఇది రన్ అవుతున్న సమయం యొక్క భిన్నం eipi అటువంటి అన్ని పీరియాడిక్ టాస్క్ లను పరిశీలిస్తే మనం వ్రాయగలము మిగిలి ఉన్న సమయం యొక్క భిన్నం బ్యాక్ గ్రౌండ్ టాస్క్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఉంచబడుతుంది మరియు ఇది 1 చే ఇవ్వబడుతుంది మరియు అందువల్ల బ్యాక్ గ్రౌండ్ టాస్క్ ని పూర్తి చేయడం eB1 గా వ్యక్తీకరించబడుతుంది ఇక్కడ eB అనేది ఎగ్జిక్యూషన్ సమయం బ్యాక్ గ్రౌండ్ టాస్క్ ఈ క్రిందిది ఒక సాధారణ కేసు అందులో పీరియాడిక్ అయిన రియల్ టైమ్ టాస్క్ ఉన్నది దాని ఎగ్జిక్యూషన్ సమయం 50 పీరియడ్ 100 మరియు డెడ్ లైన్ 100 In the refer slide time 25 41 p1 e1 గా ఉండాలి ఇక్కడ ఎగ్జిక్యూషన్ సమయం 50 పీరియడ్ 100 మరియు డెడ్లైన్ 100 మరియు బ్యాక్గ్రౌండ్ టాస్క్ కొరకు ఎగ్జిక్యూషన్ సమయం 1020 మిల్లీసెకన్లు ఇక్కడ ప్రధాన ప్రశ్న బ్యాక్గ్రౌండ్ టాస్క్ పూర్తి సమయం గురించి దీనికి పరిష్కారం ఏమిటంటే ఫోర్గ్రౌండ్ టాస్క్ రన్ చేస్తున్న ప్రతిసారీ ఇది 50 మిల్లీసెకన్ల వరకు రన్ అవుతుంది మరియు ఇది ప్రతి 100 మిల్లీసెకన్లకు ఒకసారి రన్ చేస్తుంది మిగిలిన 50 మిల్లీసెకన్లు బ్యాక్గ్రౌండ్ టాస్క్ రన్ చేయడానికి అందుబాటులో ఉన్నాయి ఫోర్గ్రౌండ్ కారణంగా వినియోగం 50100 లేదా 0 బ్యాక్గ్రౌండ్ టాస్క్ కి అందుబాటులో ఉన్న సమయ భిన్నం 0 5 మనము దానిని వ్యక్తీకరణలో ప్రత్యామ్నాయం చేయవచ్చు 102050100 ద్వారా 2040 మిల్లీసెకన్లు బ్యాక్గ్రౌండ్ టాస్క్ 2040 మిల్లీసెకన్లలో పూర్తవుతుంది ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ షెడ్యూలర్ అనేది మనము సమీక్షించిన మొదటి స్థాయి ఆపరేటింగ్ సిస్టమ్ కోర్సులో కూడా కవర్ చేయబడిన చాలా సరళమైన షెడ్యూలర్ ఎందుకంటే ఇది రియల్ టైమ్ అప్లికేషన్లకు ఔచిత్యం కలిగి ఉంది కానీ దీని పై మనము ఎక్కువగా చర్చించము మరింత అధునాతన షెడ్యూలర్లు రేటు మోనోటోనిక్ షెడ్యూలర్ మరియు ఎర్లీస్ట్ డెడ్లైన్ ఫస్ట్ షెడ్యూలర్ వద్ద దృష్టి కేంద్రీకరిస్తాము కాని మనము దానిని తదుపరి ఉపన్యాసంలో తీసుకుంటాము ఇప్పుడు ఈ ఉపన్యాసం కోసం మనము ఇక్కడ ఆగిపోతాము